ఇప్పుడు మనం కొనసాగిద్దాం మనం మునుపటి వీడియోలో ఫీల్డ్ థియరీపై కొన్ని సమస్యలను చేయడం ప్రారంభించాము దాని కొనసాగింపుగా మనం ఇప్పుడు మరికొన్ని సమస్యలను చేస్తాము మరియు ఇది ఈ కోర్సులో చివరి వీడియో అవుతుంది సమస్యలను పరిష్కరించడం కొనసాగిద్దాం ఇది 6వ సమస్య F మరియు K ఫీల్డ్లుగా ఉండనివ్వండి కానీ వాస్తవానికి K అనేది F యొక్క ఫీల్డ్ ఎక్స్టెన్షన్గా తీసుకుంటున్నాము K ఓవర్ F అనేది ఫీల్డ్ ఎక్స్టెన్షన్గా ఉండనివ్వండి మరియు R అనేది F మరియు K మధ్య రింగ్గా ఉండనివ్వండి దీని అర్ధం ఏమిటో నేను మీకు వివరిస్తాను మనకు తెలిసినది ఏమిటంటే F అనేది R లో ఉంటుంది K లో ఉంటుంది కాబట్టి F మరియు K ఫీల్డ్ మరియు R వాటి మధ్య ఉంటుంది K అనేది F మీద బీజగణితమైతే R కూడా ఫీల్డ్ అని చూపించండి కాబట్టి మీకు బీజగణిత ఎక్స్టెన్షన్ ఉంటే మధ్యలో ఉన్న ఏదైనా రింగ్ స్వయంచాలకంగా ఫీల్డ్ అవుతుందని ఈ అభ్యాసం చెబుతుంది కనుక ఇది ఒక సాధారణ రుజువు నిజానికి సులభమైన పరిష్కారం కానీ ఇది చాలా మంచి ప్రకటన రెండు ఫీల్డ్ల మధ్య ఉన్న ఏదైనా రింగ్ పెద్ద ఫీల్డ్ చిన్న ఫీల్డ్పై ఆల్జీబ్రాయిక్ అయినప్పుడు అది స్వయంచాలకంగా ఫీల్డ్ అవుతుందని చెబుతుంది మీరు ఏమి చూపించాలి కాబట్టి R లో ప్రతి సున్నా కాని ఎలిమెంట్ గుణకార విలోమాన్ని కలిగి ఉందని మనం చూపించాలి కాబట్టి మనం ఏమి చేయాలి కాబట్టి R లో ఆల్ఫా ఒక ఏకపక్ష ఎలిమెంట్ అని తీసుకుందాం ఆల్ఫా K లో ఉందని మనకు తెలుసు ఎందుకంటే R అనేది K యొక్క సబ్రింగ్ అందువల్ల ఆల్ఫా అనేది R పైన ఆల్జీబ్రాయిక్ క్షమించండి F పైన ఆల్జీబ్రాయిక్ ఎందుకంటే K అనేది F పైన ఆల్జీబ్రాయిక్ అది పరికల్పన కాబట్టి ఆల్ఫా అనేది F పైన ఆల్జీబ్రాయిక్ కాబట్టి ఈ కోర్సు యొక్క ఫీల్డ్ థియరీ భాగం ప్రారంభంలోనే ఇవి మనకు తెలుసు F ఆల్ఫా నిజానికి F రౌండ్ బ్రాకెట్ ఆల్ఫాకు సమానం ఇది ఆల్ఫాలోని బహుపదాలు ఇవి Fలోని గుణకాలతో ఆల్ఫాలోని బహుపదిల నిష్పత్తులు ఇవి Fలోని గుణకాలతో కూడిన బహుపది F స్క్వేర్ బ్రాకెట్ ఆల్ఫా ఎల్లప్పుడూ మనకు బహుపది రింగ్ని సూచిస్తుందని గుర్తుంచుకోండి రౌండ్ బ్రాకెట్ ఆల్ఫా ఫీల్డ్ను సూచిస్తుంది అంటే ఇది బహుపదాల నిష్పత్తులు ఎందుకంటే ఆల్ఫా F పైన ఆల్జీబ్రాయిక్ కనుక ఇదే మన విచారణాంశం కానీ R అనేది F మరియు ఆల్ఫా రెండింటినీ కలిగి ఉన్న రింగ్ మనం R లో ఆల్ఫాను తీసుకున్నామని గుర్తుంచుకోండి మరియు వాస్తవానికి F అనేది R లో ఉంది అది పరికల్పన ఇది F మరియు ఆల్ఫా రెండింటినీ కలిగి ఉంటుంది అందుకే R అనేది F స్క్వేర్ బ్రాకెట్ ఆల్ఫాను కలిగి ఉంటుంది ఎందుకంటే F స్క్వేర్ బ్రాకెట్ ఆల్ఫా అనేది F మరియు Kలో ఆల్ఫాను కలిగి ఉన్న అతి చిన్న రింగ్ ఇది అతి చిన్న రింగ్ కాబట్టి R వాటిని కలిగి ఉంటుంది కాబట్టి R అనేది F ఆల్ఫాను కూడా కలిగి ఉంటుంది కానీ మనం గమనించినట్లుగా F అనేది 1 బై ఆల్ఫాకి సమానం అందువల్ల ఇక్కడ నేను ఆల్ఫాను సున్నా కానిదిగా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పటికే Fలో ఉంటే ఏమీ చేయనక్కర్లేదు కాబట్టి మనం ఆల్ఫా Fలో లేదని భావించవచ్చు అందువల్ల F ఆల్ఫాలో ఉన్న 1 బై ఆల్ఫా R లో ఉంది సరే కాబట్టి R అనేది ఒక ఫీల్డ్ ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు కాబట్టి ఇది స్పష్టంగా ఉంది కనుక మీరు ఫీల్డ్ల ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ మధ్య రింగ్ను ఉంచినట్లయితే ఇది స్వయంచాలకంగా ఫీల్డ్ అవుతుంది తదుపరి సమస్య ఇది మంచి నిర్వచనం ఈ కోర్సులో అటువంటి ఫీల్డ్లను చర్చించడానికి నాకు సమయం లేదు కానీ ఇది ఫీల్డ్ల యొక్క ముఖ్యమైన భావన దీనిని ఆల్జీబ్రాయిక్ క్లోజ్డ్ ఫీల్డ్ అంటారు కాబట్టి F ఫీల్డ్ ఆల్జీబ్రాయిక్గా మూసివేయబడింది కాబట్టి ఇది పరిభాష F ఫీల్డ్ ఆల్జీబ్రాయిక్గా మూసివేయబడుతుంది FXలోని ప్రతి స్థిరం కాని బహుపది Fలో మూలాన్ని కలిగి ఉంటుంది మనం చదువుతున్న ఫీల్డ్ థియరీ కోర్సు మొత్తంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ఫీల్డ్ మరియు దానిపై బహుపది ఇవ్వబడింది మనం నేర్చుకున్న బహుపది మూలం ఉన్న పెద్ద ఫీల్డ్ను ఎలా నిర్మించాలో నేర్చుకున్నాము సాధారణంగా దీన్ని చేసే విధానం మనం నేర్చుకున్నాము కానీ ఆల్జీబ్రాయిక్ క్లోజ్డ్ ఫీల్డ్ ఆ ఫీల్డ్లు ఆ ప్రక్రియ అవసరం లేని చోట ప్రతి బహుపదికి అక్కడ మూలం ఉంటుంది నేను స్థిరంగా లేని బహుపది ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా నాన్ జీరో స్థిరాంకాలు మూలాలను కలిగి ఉండవు ప్రతి స్థిరం కాని బహుపది F లో మూలాన్ని కలిగి ఉంటుంది అటువంటి ఫీల్డ్లు ఉన్నాయి నేను మీకు అలాంటి ఒక ఉదాహరణ ఇస్తాను అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే F ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడి మరియు K అనేది F యొక్క ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అయితే K F కి సమానమని చూపించాలి కాబట్టి ఇప్పటికే ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడిన ఫీల్డ్ యొక్క నాన్ట్రివియల్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఉండదని అభ్యాసం చూపుతోంది కాబట్టి దీనికి పరిష్కారం మళ్లీ చాలా సులభం K ఓవర్ F ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్గా ఉండనివ్వండి ఆల్ఫా అనేది K లో ఉండనివ్వండి వాస్తవానికి ఆల్ఫా F లో కూడా ఉందని చూపుతాము ఆల్ఫా అనేది F పై ఆల్జీబ్రాయిక్ క్యాపిటల్ F పై ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ ని F అని మనం పరిగణించవచ్చు కాబట్టి క్యాపిటల్ F పై ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ ని తీసుకుందాం నిర్వచనం ప్రకారం f యొక్క డిగ్రీ పాజిటివ్ అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ అంటే ఇది పాజిటివ్ డిగ్రీ బహుపది f అనేది క్యాపిటల్ F Xలో ఇర్రెడ్యూసిబుల్ కానీ క్యాపిటల్ F ఆల్జీబ్రాయిక్ లో మూసివేయబడినందున అది పరికల్పన చిన్న f క్యాపిటల్ Fలో మూలాన్ని కలిగి ఉంటుంది గుర్తుతెచ్చుకోండి ఆల్జీబ్రాయిక్ క్లోజ్డ్ ఫీల్డ్కి మన నిర్వచనం ఏమి ఇచ్చాము Fలో గుణకాలు ఉన్న ప్రతి స్థిరంగా లేని బహుపది F లో ఒక మూలాన్ని కలిగి ఉంటుందని చిన్న f అనేది Fలో గుణకాలతో స్థిరంగా లేని బహుపది అని చెబుతుంది కనుక ఇది Fలో మూలాన్ని కలిగి ఉంటుంది అయితే f యొక్క డిగ్రీ 1 అయ్యి ఉండాలి ఇది ఒక్కటే అవకాశం ఎందుకంటే ఇది 1 కంటే ఎక్కువ ఉంటే అది ఇర్రెడ్యూసిబుల్ కనుక ఇది భాగించబడదు కానీ అది మూలం నుండి వచ్చే కారకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి F యొక్క డిగ్రీ 1 కాబట్టి f తప్పనిసరిగా X మైనస్ ఆల్ఫా అయి ఉండాలి fకి ఆల్ఫా మూలం ఉన్నందున f ఆల్ఫా 0 ఫ్రీ డిగ్రీ 1 ఈ 2 కలిసి f తప్పనిసరిగా X మైనస్ ఆల్ఫా అయి ఉండాలి అక్కడ ఎటువంటి అదనపు అంశం ఉండకూడదు ఎందుకంటే అది తగ్గించబడదు అంటే X మైనస్ ఆల్ఫాను గుర్తుతెచ్చుకోండి f అనేది FXలో ఉంది కాబట్టి X మైనస్ ఆల్ఫా F xలో ఉంటుంది అంటే ఆల్ఫా Fలో ఉంది కాబట్టి K అనేది Fకి సమానం కాబట్టి బీజగణిత క్లోస్డ్ ఫీల్డ్ యొక్క ఏదైనా ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ మీరు ప్రారంభించిన ఫీల్డ్కు స్వయంచాలకంగా సమానంగా ఉంటుంది కాబట్టి ఆల్జీబ్రాయిక్ క్లోస్డ్ ఫీల్డ్ యొక్క ప్రతి నాన్ ట్రివియల్ ఎక్స్టెన్షన్ ట్రాన్సెండెంటల్గా ఉండాలి ఆల్జీబ్రాయిక్ మూలకాలను కలిగి ఉండకూడదు మీరు అభ్యాసాలు మరియు పరీక్షలు మరియు హోంవర్క్లలో ఉపయోగించగల కొన్ని వాస్తవాలను నేను మీకు ఇక్కడ ఇస్తాను మరియు మీరు వీటిని వేరే కోర్సులో నేర్చుకుంటారు మొదటి వాస్తవం ఏమిటంటే F ఏదైనా ఫీల్డ్గా ఉండనివ్వండి ఆపై ఫీల్డ్ ఎక్స్టెన్షన్ K ఉంది అంటే K ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడుతుంది కాబట్టి ఈ వాస్తవం ప్రతి ఫీల్డ్ బీజగణితానికి దగ్గరగా ఉన్న ఫీల్డ్లో ఉంటుందని చెబుతుంది దీని నిర్మాణం కష్టంగా ఉండదు ప్రతి రింగ్లో గరిష్ట ఐడియల్ ఉందని చూపించడానికి మనం ఉపయోగించిన జోర్న్ లెమ్మా వాదన అవసరం కానీ ఇది చేయవచ్చు దీన్ని చేయడానికి నాకు సమయం లేదు కానీ ప్రతి ఫీల్డ్ ఆల్జీబ్రాయిక్ ప్రకారం మూసివేయబడిన పెద్ద ఫీల్డ్ లోపల ఉండడం వాస్తవం అభ్యాసాలలో అవసరమైతే మనం దీన్ని ఉపయోగించవచ్చు రెండవది మరింత ఖచ్చితమైన వాస్తవం మనం C ద్వారా సూచించే సంక్లిష్ట సంఖ్యల ఫీల్డ్ ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడింది కాబట్టి దీనిని తరచుగా ఆల్జీబ్రాయిక్ యొక్క ప్రాథమిక సిద్ధాంతం అని పిలుస్తారు ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతం పేరు సూచించినట్లుగా దీనిని ఆల్జీబ్రాయిక్ యొక్క ప్రాథమిక సిద్ధాంతం అని పిలుస్తారు ఇది గణితశాస్త్రంలోని టోపోలాజీ విశ్లేషణ ఆల్జీబ్రాయిక్ ఇలా వివిధ రంగాలను ఉపయోగించి చాలా రుజువులను కలిగి ఉన్నందున ఇది ప్రసిద్ధి చెందింది కాబట్టి దీనికి చాలా రుజువులు ఉన్నాయి మరియు మీరు ఇతర కోర్సులలో కొన్ని రుజువులను చూసి ఉండవచ్చు మీరు దీనికి కొన్ని రుజువులను చూస్తారు కాబట్టి ఫీల్డ్ C బీజగణితపరంగా మూసివేయబడింది అంటే నేను ఇక్కడ వ్రాసిన స్టేట్మెంట్ ఒకటి C యొక్క ఏదైనా సబ్ఫీల్డ్కి స్వయంచాలకంగా నిజం అవుతుంది వాస్తవానికి ఈ కోర్సులో మనం అధ్యయనం చేసిన కొన్ని ముఖ్యమైన ఫీల్డ్లు కాబట్టి Q R Q ప్రక్కనే ఉన్న రూట్ 2 ఈ ఫీల్డ్లన్నీ ఆల్జీబ్రాయిక్కి సంబంధించిన క్లోజ్డ్ ఫీల్డ్లో ఉంటాయి కానీ మీరు వాటిలో చాలా వరకు C కంటే మెరుగ్గా చేయగలరు మరియు దానిని బీజగణిత మూసివేత అంటారు ఇచ్చిన ఫీల్డ్ని కలిగి ఉన్న ఆల్జీబ్రాయిక్కి సంబంధించిన క్లోజ్డ్ ఫీల్డ్ని నిర్మించడానికి ఒక కనిష్ట మార్గం ఉంది కానీ నేను ఆ విషయంలోకి వెళ్ళను ఈ రెండు వాస్తవాలను మనం ఉపయోగిస్తాము మరియు ఆల్జీబ్రాయిక్ కాని క్లోజ్ ఫీల్డ్లకు ఉదాహరణలుగా Q R Z mod p Z సాధారణంగా F Q ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడలేదని మనం చూస్తాము సరే ఇవి మనం అధ్యయనం చేసే ప్రామాణిక ఫీల్డ్లు కానీ అవి ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడలేదు నేను మీ కోసం వివరణలను వదిలివేస్తాను Q ఉదాహరణకు R సాధారణంగా ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడదు ఎందుకంటే X స్క్వేర్డ్ ప్లస్ 1కి రూట్ లేదు R లో మూలాలు లేని డిగ్రీ 2 బహుపదాలు ఉన్నాయి కనుక ఆల్జీబ్రాయిక్ మూసివేయబడదు F q బీజగణితపరంగా మూసివేయబడలేదు ఎందుకంటే ఇది ఫైనైట్ ఫీల్డ్ దీనిని ఒక అభ్యాసంగా ఎవరైనా చేసి చూపవచ్చు కానీ నేను దీన్ని మీ కోసం వదిలివేస్తాను F ఆల్జీబ్రాయిక్ ని మూసివేస్తాను దీనిని నేను చిన్నదిగా చేస్తాను అంటే F అనంతం విషయం ఏమిటంటే మీరు చాలా అనంతమైన ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ లను పరిగణించవచ్చు మరియు వాటిలో ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది కాబట్టి అది Fని అనంతం చేస్తుంది ముఖ్యంగా F q ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడదు అయితే ఈ ఫీల్డ్లలో ప్రతి ఒక్కటి బీజగణితానికి సంబంధించిన క్లోజ్డ్ ఫీల్డ్లో ఉంటుంది Q మరియు R ఇది చిన్నవిషయం ఎందుకంటే C వాటిని కలిగి ఉంటుంది F q మీరు ఫాక్ట్ వన్ని మరియు ఇందులో కొన్ని నిర్మాణాలు మరియు జోర్న్ లెమ్మా అప్లికేషన్లు ఉపయోగించి F q అనేది బీజగణితానికి సంబంధించిన క్లోజ్డ్ ఫీల్డ్లో కూడా ఉందని నిర్ధారించారు సరే కాబట్టి ఈ మార్గాల్లో నేను ఒక అభ్యాసం చేయాలనుకుంటున్నాను ఇది సంఖ్య 8 మరియు అది క్రింద ఇవ్వబడినది ప్రతి ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ నేను ఇప్పుడే వ్యాఖ్యానించాను వాస్తవ సంఖ్య ఫీల్డ్ ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడలేదు ఎందుకంటే మూలాలు లేని డిగ్రీ రెండు బహుపదిలు ఉన్నాయి ఉదాహరణకు X స్క్వేర్డ్ ప్లస్ 1కి రూట్ లేదు ఈ అభ్యాసంలో ఏదైనా డిగ్రీ 3 లేదా అంతకంటే ఎక్కువ బహుపది ఇర్రెడ్యూసిబుల్ రూట్ అయితే వాస్తవ రూట్ ఉందని చూపుతుంది కాబట్టి ఇర్రెడ్యూసిబుల్ డిగ్రీ 2 బహుపదాలు ఉన్నప్పటికీ ఇర్రెడ్యూసిబుల్ డిగ్రీ 3 బహుపదిలు ఇర్రెడ్యూసిబుల్ డిగ్రీ 4 బహుపదిలు మరియు మొదలైనవి ఉండకూడదు కాబట్టి పరిష్కారం నేను వ్రాసిన వాస్తవాన్ని ఉపయోగించబోతోంది C అనేది ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడింది కానీ రుజువు ఏమిటంటే పరిష్కారం సులభం కాబట్టి g నిజమైన గుణకాలతో ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ గా ఉండనివ్వండి అయితే g అనేది C X లోపల కూడా ఉంది ఇప్పుడు C అనేది ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడింది అంటే g అనేది Cలో ఒక మూలాన్ని కలిగి ఉంటుంది ఇది ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ మరియు అందువల్ల g యొక్క డిగ్రీ స్వయంచాలకంగా సానుకూలంగా ఉంటుంది మరియు C బీజగణితపరంగా మూసివేయబడింది అంటే ప్రతి రూట్కు ప్రతి స్థిరంగా లేని బహుపది కి ఆల్ఫా మూలం ఉంటుంది కాబట్టి డిగ్రీ g పాజిటివ్ దీనికి C లో ఆల్ఫా అనే రూట్ ఉంది ఇప్పుడు ఫీల్డ్ ఎక్స్టెన్షన్ C R ఆల్ఫా మరియు R చూడండి కాబట్టి R పై C యొక్క డిగ్రీ ఎక్స్టెన్షన్ 2 మనకు తెలుసునని దీని అర్థం నేను ఫీల్డ్ ఎక్స్టెన్షన్ల డిగ్రీని నిర్వచించినప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణల్లో ఇది ఒకటి I 1 కామా I దీనికి ఆధారం కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో చేసిన అభ్యాసాన్ని గుర్తుతెచ్చుకోండి ఆ అభ్యాసం ఇక్కడ అవసరం లేదు కానీ ఆ అభ్యాసం గుర్తుకు తెచ్చుకోవడానికి ఇది నాకు మంచి అవకాశం మీకు ప్రైమ్ డిగ్రీ ఎక్స్టెన్షన్ ఉంటే సరైన ఇంటర్మీడియట్ ఫీల్డ్లు లేవు కాబట్టి R ఆల్ఫా అనేది Rకి సమానం లేదా R ఆల్ఫా Cకి సమానం ఇది దీనికి సమానం లేదా దీనికి సమానం కానీ R x లో g ఇర్రెడ్యూసిబుల్ అంటే దానికి మూలం ఉండదు అంటే ఆల్ఫా R లో ఉండకూడదు అంటే R ఆల్ఫా Rకి సమానం కాదు కానీ దీని అర్థం R ఆల్ఫా Cకి సమానం కానీ R పై ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ యొక్క డిగ్రీ 2 ఎందుకంటే ఇది ఎక్స్టెన్షన్ డిగ్రీ అంటే ఇది C R పైన ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే R పైన ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ ఏమిటి ఇది g అయ్యి ఉండాలి ఎందుకంటే g ఇప్పటికే ఇర్రెడ్యూసిబుల్ ఆల్ఫా అనేది g యొక్క మూలం కాబట్టి g యొక్క డిగ్రీ నిజానికి నేను ఇక్కడ చెప్పాల్సింది g 2 లేదా అంతకంటే ఎక్కువ సమానం ఎందుకంటే అది డిగ్రీ 1 అయితే మనం చేయవలసినది ఏమీ లేదు ఆ సందర్భం R ఆల్ఫా Rకి అనుగుణంగా ఉంటుంది అంటే ఆల్ఫా ఇప్పటికే R లో ఉంది కాబట్టి డిగ్రీ g కనీసం 2 అని భావించండి అప్పుడు అది ఖచ్చితంగా 2కి సమానంగా ఉండాలని మనం నిర్ధారించాము అందువల్ల R X R యొక్క డిగ్రీ 1 మరియు 2లో మాత్రమే ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లు ఇవి మాత్రమే ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లకు సాధ్యమయ్యే డిగ్రీలు గుర్తుంచుకోండి బీజగణితపరంగా క్లోజ్డ్ ఫీల్డ్ అంటే ప్రతి స్థిరం కాని బహుపదికి మూలం ఉంటుంది ఇది చెప్పడానికి మరొక మార్గం ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ యొక్క డిగ్రీ 1 డిగ్రీ 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బహుపది ఇర్రెడ్యూసిబుల్ R దానికి చాలా దగ్గరగా ఉంది R కి బీజగణితపరంగా మూసివేయబడిన లక్షణం లేదు కానీ అది చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఒక అదనపు డిగ్రీని కలిగి ఉన్నందున అది ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లకు సాధ్యమవుతుంది కానీ మరేదైనా కాదు కాబట్టి 3 4 మరియు మొదలైనవి లేవు మరియు అది R యొక్క డిగ్రీ 2 ఎక్స్టెన్షన్ ఉన్న వాస్తవంలో ప్రతిబింబిస్తుంది ఇది ఆల్జీబ్రాయిక్ గా మూసివేయబడింది మీరు R నుండి ఒక అడుగు ముందుకు వేస్తే మీరు బీజగణితాన్ని మూసివేస్తారు కాబట్టి R అనేది బీజగణిత మూసివేతతో లేదా బీజగణితపరంగా మూసివేయబడడానికి చాలా దగ్గరగా ఉంటుంది కానీ ఇది నిజం కాదు కాబట్టి ఈ అభ్యాసం నుండి నేను కొన్ని వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నాను మూలాలు లేని 3అంతకంటే సమానమైన డిగ్రీ R Xలో ఇర్రెడ్యూసిబుల్ లేదా నాన్ ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లు ఉన్నాయి ఉదాహరణకు మీరు X స్క్వేర్డ్ ప్లస్ 1 పవర్ 2 తీసుకుంటారు ఇది డిగ్రీ 4 బహుపదులు కానీ దీనికి మూలాలు లేవు కాబట్టి ఇర్రెడ్యూసిబుల్ బహుపదిలు మూలాలను కలిగి ఉండటంలో విఫలమవుతాయి కానీ ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లు డిగ్రీ 3 లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు అయితే మీరు ఏ డిగ్రీని అయినా తీసుకోవచ్చు X స్క్వేర్ ప్లస్ 1 పవర్ n ఇక్కడ n 1 వద్ద ఉంటుంది దీనికి మూలాలు లేవు కాబట్టి మీరు ఏకపక్షంగా పెద్ద డిగ్రీ బహుపదిలను పొందుతారు అవి నిజమైన మూలాలను కలిగి ఉండవు కానీ ఇవి ఇర్రెడ్యూసిబుల్ కాదని గుర్తుంచుకోండి అవి n కనీసం 2 అయిన వెంటనే తగ్గించబడతాయి ఇతర వ్యాఖ్య ఏమిటంటే QX లో ఏకపక్షంగా పెద్ద స్థాయి మూలాలు లేని హేతుబద్ధమైన మూలాలు లేకుండా ఇర్రెడ్యూసిబుల్ బహుపదాలు ఉన్నాయి R గురించి మంచి విషయం ఏమిటంటే డిగ్రీ 3 4 5 మరియు అంతకంటే ఎక్కువ వాస్తవ మూలాలు లేకుండా ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లు ఉండవు కానీ Q X విషయంలో అలా కాదు Q అనేది బీజగణితానికి చాలా దూరంగా ఉంది ఉదాహరణకు ఐసెన్స్టీన్ ప్రమాణాన్ని ఉపయోగించి ప్రతి nకి Q Xలో X పవర్ n ప్లస్ 3 ఇర్రెడ్యూసిబుల్ మరియు దానికి అసలు లేదు లేదు మరియు దానికి హేతుబద్ధమైన మూలాలు లేవని మనకు తెలుసు రూట్ 3 3 యొక్క క్యూబ్ రూట్ యొక్క 3 నాల్గవ మూలం 3 అవన్నీ హేతుబద్ధ సంఖ్యలు కావు వాటికి మూలాలుగా ఉండే వాస్తవ సంఖ్యలు ఉండవచ్చు కానీ హేతుబద్ధ సంఖ్యలు కావు కాబట్టి మీరు ఏకపక్షంగా పెద్ద స్థాయి బహుపదిలను కలిగి ఉన్నారు అవి ఇర్రెడ్యూసిబుల్ మరియు మూలాలు లేనివి కాబట్టి ఇది నేను నిరూపించలేను మరియు దీనికి వాస్తవానికి వాదన అవసరం కానీ ఒకరు దీనిని నిరూపించవచ్చు మరియు మీరు దీన్ని చేయడానికి ప్రయత్నించే ఒక అభ్యాసం ఉంది Q పై C యొక్క ఎక్స్టెన్షన్ అనంతమైన డిగ్రీని కలిగి ఉంటుంది కాబట్టి మీకు C R మరియు Q ఉన్నాయి ఇది నిజం కానీ ఇది అనంతం మరియు అలా చేయండి సరే ఇది ఖచ్చితంగా పరిమితమైతే మొత్తం విషయం అంతంతమాత్రంగా ఉంటుంది కాబట్టి C ఓవర్ Q అనంతం అని నిరూపించడానికి ఒక మార్గం R ఓవర్ Q అనంతం కాబట్టి Q అనేది బీజగణితపరంగా మూసివేయబడటానికి చాలా దూరంగా ఉంది కాబట్టి మూలాలు లేని అనేక మరియు చాలా ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్లు ఉన్నాయి ఇక్కడ R అనేది బీజగణితపరంగా మూసివేయబడలేదు కానీ అది బీజగణితపరంగా మూసివేయబడటానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ లెక్చర్ వీడియో మిగిలిన భాగంలో నేను ఫీల్డ్లను భాగించడం గురించి కొన్ని సమస్యలను చేయబోతున్నాను కాబట్టి నాకు సరైన సంఖ్యను తెలియజేయండి కాబట్టి మనం ఇప్పటివరకు 8 చేసాము కాబట్టి మనం 9వ సమస్య చేద్దాం ఇప్పుడు మనం ఏకపక్ష పరిస్థితికి వెళ్దాం క్యాపిటల్ F ఏదైనా ఫీల్డ్గా ఉండనివ్వండి మరియు చిన్న f అనేది క్యాపిటల్ F X లో బహుపదిగా ఉండనివ్వండి కాబట్టి ఇది బహుపది f యొక్క డిగ్రీ n ఉండనివ్వండి K అనేది క్యాపిటల్ F పైన చిన్న f యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ అయితే డిగ్రీn ఫ్యాక్టోరియల్ అని చూపించమని ఈ అభ్యాసం మిమ్మల్ని అడుగుతోంది కాబట్టి ఇది కూడా సులభం దీని పరిష్కారాన్ని త్వరగా చేయనివ్వండి పరిష్కారం ఏమిటి నేను మీకు పూర్తి వివరాలు ఇవ్వకుండా పరిష్కారాన్ని క్రమబద్ధీకరిస్తాను మీరు స్ప్లిటింగ్ ఫీల్డ్ ఎలా నిర్మిస్తారు f కి డిగ్రీ n ఉంది నేను మీకు ఒక దృష్టాంతాన్ని ఇవ్వబోతున్నాను మరో మాటలో చెప్పాలంటే K కోసం సాధ్యమయ్యే అతిపెద్ద డిగ్రీ f కి n మూలాలు ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇది K లో n మూలాలను కలిగి ఉంది మరియు వాస్తవానికి నేను దీన్ని అభ్యాసంగా చేయకుండా ఈ వీడియోలో సమస్యగా చేస్తాను అయితే ఈ కోర్సులో మనం అభివృద్ధి చేసిన సిద్ధాంతాన్ని ఉపయోగించడం మీకు మంచి అభ్యాసం కాబట్టి నేను దీన్ని ఇక్కడ వ్రాస్తాను F ఫీల్డ్ మరియు చిన్న f అనేది బహుపది అయితే డిగ్రీ n అప్పుడు క్యాపిటల్ F యొక్క మూలాల సంఖ్య గరిష్టంగా n ఉంటుంది ఇది n కంటే తక్కువగా ఉండవచ్చు ఎందుకంటే దీనికి బహుళ మూలాలు ఉండవచ్చు ఎందుకంటే మీరు Q Xలో X మైనస్ 1 మొత్తం స్క్వేర్ని తీసుకుంటే దానికి ఒక రూట్ మాత్రమే ఉంటుంది కానీ డిగ్రీ 2 కానీ అది 2 కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇది అభ్యాసంలో మొదటి భాగం రింగ్కి ఉదాహరణ ఇవ్వండి అది తప్పనిసరిగా పైన పేర్కొన్న ప్రకటన నిజం కాని ఫీల్డ్గా ఉండకూడదు కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయమని అడుగుతున్నాను అంటే n కంటే ఎక్కువ మూలాలను కలిగి ఉన్న R డిగ్రీ n యొక్క బహుపదికి రింగ్ R ఉదాహరణ ఇవ్వండి కాబట్టి తేడా ఏమిటంటే ఆల్ఫా ఇక్కడ రూట్ అయితే మీరు కారకం X మైనస్ ఆల్ఫాతో భాగించవచ్చు సాధారణంగా మీరు దానితో భాగించలేరు సరే నేను దీని గురించి మాట్లాడను ఈ కోర్సులోని రింగ్ థియరీ మరియు ఫీల్డ్ థియరీ రెండింటినీ అర్థం చేసుకునే మార్గంగా ఇది మీకు మంచి అభ్యాసం సరే నేను దానిని దాటవేస్తాను నేను దానిని మీ కోసం ఒక అభ్యాసంగా వదిలివేస్తాను లేదా మీరు చర్చా వేదికలో దీని గురించి ప్రశ్నలు అడగవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ అభ్యాసానికి తిరిగి వస్తున్నాము మనం ఫీల్డ్ల విషయంలో ఉన్నాము ఇది గరిష్టంగా n మూలాలను కలిగి ఉంటుంది డిగ్రీ n కలిగి ఉంటుంది దీనికి Kలో n మూలాలు ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అని చెప్పుకుందాం ఎందుకంటే అది పూర్తిగా క్యాపిటల్ K కుడివైపు విడిపోతుంది కాబట్టి అన్ని మూలాలు ఉన్నాయి n కంటే తక్కువ మూలాలు ఉండే అవకాశం ఉంది కానీ మీరు చూసేటప్పటికి ఆ ఎక్స్టెన్షన్ స్థాయి మరింత తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏమి చేస్తాం F తో ప్రారంభించండి F ఆల్ఫా 1 F ఆల్ఫా 2 మరియు మొదలైన వాటిని చూడండి F alpha 1 alpha 2 alpha n ఇది మా K ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఫీల్డ్ గుర్తుతెచ్చుకోండి నేను దీన్ని మరింత స్పష్టంగా వ్రాస్తాను స్ప్లిటింగ్ ఫీల్డ్ అనేది పాలినోమియల్ పూర్తిగా విడిపోయే ఫీల్డ్ మరియు మరీ ముఖ్యంగా ఫీల్డ్ ఆ మూలాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది దాని పైన అవసరమైన దానికంటే అదనపు అంశాలు లేవు కాబట్టి ఆల్ఫా 1 నుండి ఆల్ఫా n మూలాలు ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీలను చూద్దాం ఇక్కడ డిగ్రీ nకి సమానం లేదా అంత కంటే తక్కువగా ఉందని నేను క్లెయిమ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్ఫా 1 బహుపది fను సంతృప్తిపరుస్తుంది డిగ్రీ అనేది ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది అయితే F పై ఆల్ఫా 1 యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్యొక్క డిగ్రీ బహుపది fని భాగిస్తుంది కాబట్టి ఇది n కంటే తక్కువ లేదా సమానమైన డిగ్రీని కలిగి ఉంటుంది మరియు ఇక్కడ ఆల్ఫా 2 సంతృప్తిపరిచే బహుపది కాబట్టి ఇది ఆల్ఫా 2 కాకూడదు ఇది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అవుతుంది ఇక్కడ ఆల్ఫా 2 సంతృప్తిపరిచే బహుపది f Xని X మైనస్ ఆల్ఫా 1తో భాగించబడుతుంది ఎందుకంటే అది ఈ బహుపది రింగ్లోని ఎలిమెంట్ ఇది డిగ్రీని గుర్తుంచుకోవాలి n మైనస్ 1 ఎందుకంటే Fకి డిగ్రీ n ఉంది మీరు 1 లీనియర్ ఫ్యాక్టర్ని తొలగిస్తున్నారు కాబట్టి ఇది గరిష్టంగా డిగ్రీ n మైనస్ 1 ని కలిగి ఉంటుంది ఇది దాని కంటే చిన్నది కావచ్చు కనుక ఇది దాని కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది మరియు 1కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని గుణిస్తే కాబట్టి F పై K యొక్క డిగ్రీ nn మైనస్ 1 n మైనస్ 2 2 మరియు 1 కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పాలనుకున్నది అవును ఇది కాబట్టి ఇది n ఫాక్టోరియల్కి సరిగ్గా సమానం కాబట్టి డిగ్రీ గరిష్టంగా n ఫాక్టోరియల్ కొన్నిసార్లు n ఫాక్టోరియల్ కంటే చిన్నదిగా ఉంటుంది కానీ అది n ఫాక్టోరియల్ కంటే ఎక్కువగా ఉండకూడదు ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మరియు ఇవి స్ప్లిట్టింగ్ ఫీల్డ్కి సంబంధించిన సమస్యలు కాబట్టి స్ప్లిట్టింగ్ ఫీల్డ్ లను కనుగొనండి మనం ఈ వీడియోలో స్ప్లిట్టింగ్ ఫీల్డ్ గురించి మాట్లాడినప్పుడు మనం దీని గురించి చర్చించాము కానీ నేను మరికొన్ని ఉదాహరణలు చేయాలనుకుంటున్నాను స్ప్లిట్టింగ్ ఫీల్డ్ లను కనుగొనండి మరియు ఇవన్నీ Q కంటే ఎక్కువగా ఉన్నాయని నేను పేర్కొంటాను కాబట్టి మొదటి సందర్భం మనం ఇంతకు ముందు చర్చించుకున్నది X క్యూబ్డ్ మైనస్ 2 ఇక్కడ స్ప్లిటింగ్ ఫీల్డ్ 2 యొక్క క్యూబ్ రూట్ మరియు ఒమేగా సరే కాబట్టి మరియు ఎక్స్టెన్షన్ డిగ్రీ 6 ఇది 3 ఫాక్టోరియల్ సరే కాబట్టి ఇక్కడ 2 యొక్క క్యూబ్ రూట్ 2 యొక్క ఒమేగా క్యూబ్ రూట్ 2 యొక్క ఒమేగా స్క్వేర్డ్ క్యూబ్ రూట్ మూలాలు మరియు మీరు ఈ 2 మాత్రమే ఉంచడం ద్వారా వాటన్నింటినీ రూపొందించవచ్చు మరియు ఇది డిగ్రీ 6 మనం స్ప్లిటింగ్ ఫీల్డ్లను చర్చించినప్పుడు చెప్పాను కాబట్టి గరిష్ట విలువను సాధించడానికి ఇది ఒక ఉదాహరణ f X పవర్ 8 మైనస్ 1 గురించి ఏమిటి ఈ ప్రతి ఉదాహరణలో f అనేది హేతుబద్ధ సంఖ్యలపై బహుపది ఇది కూడా మనం తప్పనిసరిగా చేశామని క్లెయిమ్ చేస్తున్నాను వాస్తవానికి X పవర్ 4 ప్లస్ 1 అయిన g యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ అదే ఫీల్డ్కి సమానం ఎందుకంటే మీరు i మరియు రూట్ 2ని జోడించిన తర్వాత అన్ని ఇతర మూలాలు స్వయంచాలకంగా అక్కడ చేర్చబడతాయి కాబట్టి నేను దీని కోసం సమయాన్ని వెచ్చించడం లేదు ఎందుకంటే మనం ఇప్పటికే వీటిని స్ప్లిటింగ్ ఫీల్డ్లపై వీడియోలో చర్చించాము ఇక్కడ వాస్తవానికి మీరు దాని గురించి ఆలోచిస్తే మీకు డిగ్రీ 4 మాత్రమే ఉంటుంది అయితే ఇది 8 ఫాక్టోరియల్ కంటే చాలా చిన్నది ఎందుకంటే ఇక్కడ డిగ్రీ 8 కాబట్టి ఇది వాస్తవ డిగ్రీ n ఫాక్టోరియల్ కంటే చాలా చిన్నదిగా ఉంటుందని మనకు ఒక ఉదాహరణ ఇస్తుంది మరోవైపు మీరు X పవర్ 4 మైనస్ 2 తీసుకుంటే ఏమిటి సరే ఇక్కడ మీరు దీని గురించి ఆలోచిస్తే K ఉండాలి కాబట్టి మూలాలు ఏమిటి వాస్తవ సంఖ్య 2కి నాల్గవ మూలం ఉంటుంది గుర్తుంచుకోండి X పవర్ 4 మైనస్ 2 అనేది డిగ్రీ 2 ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ R పై డిగ్రీ 2 బహుపది కాబట్టి ఇది ఇర్రెడ్యూసిబుల్ కాదు మరియు వాస్తవానికి దీనికి నాల్గవ మూలం 2 ఉంటుంది కాబట్టి 2 ప్లస్ మైనస్ iకి నాల్గవ మూలం ఉంది రెండు వాస్తవ మూలాలు మరియు తర్వాత 2 యొక్క నాల్గవ మూలం ప్లస్ లేదా మైనస్ i అనేవి 4 మూలాలు మరియు మీరు 2 యొక్క నాల్గవ మూలాన్ని మరియు i ని కలిపితే మీ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ను పొందుతారని మీరు స్పష్టంగా చూస్తారు ఇది వాస్తవానికి Q రూట్ 2 i యొక్క ఎక్స్టెన్షన్ అని మీరు అనుకుంటే రూట్ i ఎందుకంటే i ఇప్పటికే అక్కడ ఉంది మరియు ఇక్కడ మీరు ఇప్పటికే ఇక్కడ ఉన్న దాని యొక్క వర్గమూలాన్ని జోడిస్తున్నారు 2 యొక్క నాల్గవ మూలం రూట్ 2 యొక్క వర్గమూలం తప్ప మరొకటి కాదు కాబట్టి మీ కోసం ఒక అభ్యాసం ఇది 2 అని చూపించడం చాలా సులభమైన అభ్యాసం కదా ఎందుకంటే నిజంగా i రెండు ఫీల్డ్లలో ఇప్పటికే ఉంది ఈ మొత్తం రూట్ 2 యొక్క వర్గమూలాన్ని జోడించడం ద్వారా పొందబడుతుంది అంటే ఇది డిగ్రీ రెండు ఎక్స్టెన్షన్ మరియు ఇది మనం ఇంతకు ముందు చూసినది 2 కాబట్టి మొత్తం డిగ్రీ 8 మరియు ఇది 4 ఫాక్టోరియల్ కంటే చాలా చిన్నది మరొకటి ఇక్కడ చిన్న డిగ్రీ బహుపది కానీ స్ప్లిటింగ్ ఫీల్డ్ యొక్క పెద్ద డిగ్రీ X పవర్ 4 ప్లస్ X స్క్వేర్డ్ మైనస్ 6 ఇక్కడ ఇది డిగ్రీ 4 బహుపది కానీ మీరు దీని గురించి ఆలోచించగలిగితే వాస్తవానికి X స్క్వేర్డ్ ప్లస్ 3 మరియు X స్క్వేర్డ్ మైనస్ 2గా భాగించబడింది కాబట్టి ఇది ఫాక్టరైజేషన్ కాబట్టి మూలాలు రూట్ 3 ప్లస్ మైనస్ ఎందుకంటే లేదా వాస్తవానికి X స్క్వేర్డ్ మైనస్ రూట్ 3కి సమానం కాబట్టి ప్లస్ మైనస్ రూట్ మైనస్ 3 మరియు ప్లస్ మైనస్ రూట్ 2 ఇవి 4 మూలాలు మునుపటి సందర్భంలో కూడా 4 మూలాలు ఉన్నాయి ఎందుకంటే ఇది డిగ్రీ 4 ఇక్కడ కూడా 4 మూలాలు ఉన్నాయి కాబట్టి స్ప్లిటింగ్ ఫీల్డ్ అనేది Q ప్రక్కనే ఉన్న మైనస్ 3 యొక్క క్యూబ్ రూట్ మరియు 2 యొక్క క్యూబ్ రూట్ ఒకసారి మీరు మైనస్ 3 యొక్క క్యూబ్ రూట్ను ఆనుకొని ఉంటే మైనస్ 3 యొక్క మైనస్ క్యూబ్ రూట్ ఇప్పటికే ఉంది ఒకసారి మీరు రూట్ 2ను ఆనుకొని ఉంటే మైనస్ రూట్ 2 కూడా ఉంది ఇది వాస్తవానికి మీరు ఈ టవర్ని నిర్మించాలని అనుకోవచ్చు ఇది డిగ్రీ 2 ఇది డిగ్రీ 2 కాబట్టి K కోలన్ Q 4 మరియు దీనిలో ఒక చివరి ఉదాహరణ సమస్య 5 p ని ఎప్పటిలాగే ప్రధాన సంఖ్య ప్రధాన పూర్ణాంకం మరియు F ని X పవర్ p మైనస్ 1గా తీసుకోండి దీని స్ప్లిటింగ్ ఫీల్డ్ ఏమిటి ఇక్కడ మూలాలు 1 యొక్క p వ మూలాలు మరియు మనం గమనించేది ఏమిటంటే p ప్రధాన సంఖ్య కాబట్టి డిగ్రీ p మైనస్ ఒకటి అవుతుంది కాబట్టి మీరు ఫాక్టరైజేషన్ చేస్తే ఆల్ఫా 1 యొక్క ప్రిమిటివ్ p వ మూలంగా ఉండనివ్వండి అంటే 1 యొక్క మూలాలు ఒక చక్రీయ సమూహాన్ని ఏర్పరుస్తాయని గుర్తుంచుకోండి మరియు దాని యొక్క జనరేటర్ను 1 యొక్క ప్రిమిటివ్ p th రూట్ అంటారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే 2 pi i బై p కాబట్టి ఆల్ఫాను 2 pi i బై p గా తీసుకోవచ్చు కాబట్టి స్ప్లిటింగ్ ఫీల్డ్ K అనేది Q తో కూడిన ఆల్ఫాకి సమానం Q డిగ్రీ ఎంత దీనిని X పవర్ X మైనస్ 1 రెట్లు X పవర్ p మైనస్ 1 ప్లస్ X పవర్ p మైనస్ 2 డాట్ డాట్ డాట్ X స్క్వేర్ ప్లస్ X ప్లస్ 1గా ఫ్యాక్టర్ చేయడం ద్వారా ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ని కనుగొనవచ్చు స్పష్టంగా ఆల్ఫా మొదటి పదం యొక్క మూలం కాదు ఎందుకంటే ఇక్కడ 1 రూట్ మాత్రమే ఉంది అది 1 ఆల్ఫా అనేది ఒక ప్రిమిటివ్ p th రూట్ యూనిటీ కనుక ఇది ఖచ్చితంగా 1 కాదు ఎందుకంటే p అనేది ప్రధాన సంఖ్య p 1 కాదు మరియు మీరు ఐసెన్స్టీన్ ప్రమాణంపై వీడియో నుండి గుర్తుచేసుకుంటే ఇది ఇర్రెడ్యూసిబుల్ ఐసెన్స్టీన్ ప్రమాణం ఇది నేరుగా ఇక్కడ వర్తించదు అయితే మీరు వేరియబుల్ని X నుండి X మైనస్ 1 లేదా X ప్లస్ 1కి సవరించవచ్చు మరియు దీన్ని తిరిగి వ్రాసి ఐసెన్స్టీన్ ప్రమాణాన్ని వర్తింపజేయవచ్చు కనుక ఇది ఇర్రెడ్యూసిబుల్ అని నిర్ధారించవచ్చు ఇది ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ పోలినామియల్ అయి ఉండాలి మరియు ఇది డిగ్రీలు p మైనస్ 1 అయి ఉండాలి కాబట్టి ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ p మైనస్ 1 కాబట్టి మీరు X పవర్ p మైనస్ 1 యొక్క మూలాలను కలిపితే p ప్రైమ్ గా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే pప్రైమ్ కానట్లయితే ఈ బహుపది తగ్గించబడకపోవచ్చు దీని స్ప్లిటింగ్ ఫీల్డ్ ఏమిటి Q పైన X పవర్ 4 మైనస్ 1 తీసుకుందాం వాస్తవానికి Q అడ్జాయిన్డ్ i ఇర్రెడ్యూసిబుల్ క్షమించండి Q అడ్జాయిన్డ్ i ఎందుకంటే i దీని యొక్క మూలం మైనస్ i మూలాలు ప్లస్ మైనస్ i ప్లస్ మైనస్ i కాబట్టి మీరు i మరియు మీరు అన్ని ఇతర మూలాలను కలిపారు మరియు ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ ఎంత అంటే ఇది వాస్తవానికి 2 మాత్రమే అది 4 మైనస్ 1 కాదు మీరు బహుపది X పవర్ p మైనస్ 1ని తీసుకుంటే p అనేది ప్రైమ్ అయితే డిగ్రీ p మైనస్ 1 అవుతుంది ఈ ఉదాహరణలో pప్రైమ్ కాకపోతే 4 ప్రైమ్ కాదు మీకు 4 మైనస్ 1 రాదని చూపిస్తుంది కాబట్టి మీరు నాన్ ప్రైమ్ల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు సాధారణ వాస్తవంగా మీరు దీన్ని తర్వాత కోర్సులో ఎప్పుడైనా చేస్తారు మీరు X పవర్ n మైనస్ 1 తీసుకుంటే దీని యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ K అని చెప్పుకుందాం అప్పుడు K కోలన్ Q అనేది నిజానికి Euler ఫంక్షన్ phi n ఇది 1 మరియు n మధ్య పూర్ణాంకాల సంఖ్య ఇవి nకి సహ ప్రధానం n pకి సమానం అయితే అది ఖచ్చితంగా p మైనస్ 1 మరియు 4 కోసం ఉదాహరణకు 1 2 3 4లో కో ప్రైమ్ లు 1 మరియు 3 కాబట్టి ఇది 2 అని మీకు తెలుసు కాబట్టి అవి 2 సరిగ్గా 2 సంఖ్యలు 4 కంటే తక్కువగా ఉండి కో ప్రైమ్ లు గా ఉంటాయి సాధారణంగా అది phi n కానీ దానికి ఒక థియరీ అవసరం అటువంటి వాటిని సైక్లోటోమిక్ ఎక్స్టెన్షన్స్ అంటారు మరియు నేను చెప్పినట్లుగా మనం ఫీల్డ్ థియరీలోని ప్రతిదాన్ని సరిగ్గా కవర్ చేయడం లేదు ఈ కోర్సులో చాలా ముఖ్యమైన విషయాలు లేవు మరియు వాటిలో ఒకటి సైక్లోటోమిక్ ఎక్స్టెన్షన్స్ అని పిలువబడుతుంది ఇది మీరు ఫీల్డ్ థియరీలో మరింత అధునాతనమైన కోర్సులో నేర్చుకుంటారు కాబట్టి ఒక ఆఖరి సమస్య మీకు స్ప్లిటింగ్ ఫీల్డ్ మరియు p యొక్క లక్షణం గురించి ఉదాహరణ ఇస్తాను కాబట్టి మనం F p p మూలకాలతో కూడిన ఫీల్డ్ p ప్రైమ్ని తీసుకుందాం q అనేది p పవర్ R అని అనుకుందాం X పవర్ q మైనస్ X మీద స్ప్లిటింగ్ ఫీల్డ్ ఏమిటి F pపై X పవర్ q మైనస్ X యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ ఏమిటి ఇది చాలా సులభమైన అభ్యాసం వాస్తవానికి ఇది ఏమీ కాదు అయితే స్ట్రక్చర్ థియరీ ప్రకారం ఇది F q అవుతుంది ఇది నిజానికి F q మీద ఇది F q కాబట్టి ఇది ఈ అభ్యాసం యొక్క ఆసక్తికరమైన పరిణామం స్ట్రక్చర్ థియరం ద్వారా Fqని గుర్తుతెచ్చుకోండి స్ట్రక్చర్ థియోరంలోని ఒక భాగం F q అనేది X పవర్ q మైనస్ X యొక్క రూట్ లను కలిగి ఉంటుందని మరియు ప్రతి ఎలిమెంట్ దానికి రూట్ అని చెబుతుంది కాబట్టి F q అనేది ఫీల్డ్ ఈ బహుపది X q మైనస్ X పూర్తిగా స్ప్లిట్ చేయబడుతుంది మరియు F q ఆ మూలాల ద్వారా ఉత్పత్తి అవుతుంది ఇది స్ప్లిటింగ్ ఫీల్డ్ అంటే F pపై ప్రతి ఎక్స్టెన్షన్ F q స్ప్లిటింగ్ ఫీల్డ్ ఇది మంచి ప్రకటన ఎందుకంటే ప్రతి F q ఈ వాదన వాస్తవానికి స్ప్లిటింగ్ ఫీల్డ్ అని చూపిస్తుంది ఫైనైట్ ఫీల్డ్ల యొక్క ప్రతి ఎక్స్టెన్షన్ K మరియు F ఫైనైట్ ఫీల్డ్లుగా ఉన్న F పై ఉన్న ప్రతి ఎక్స్టెన్షన్ K అనేది కొన్ని బహుపది యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ అని చూపిస్తుంది కాబట్టి దీనికి కొంచెం ఆలోచించడం అవసరం అయితే పాయింట్ అనేది ప్రతి ఏకపక్ష ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ రెండూ పరిమితమైనవి నిజంగా F q అనేది F q ప్రైమ్లో ఉన్నట్లు ఉంటుంది ఆ రెండూ F p ని కలిగి ఉంటాయి మరియు F q కలిగి ఉన్న ప్రతిదీ ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా F pపై కొంత బహుపది యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ కాబట్టి అదే బహుపది కోసం మీరు F q ప్రైమ్పై స్ప్లిటింగ్ ఫీల్డ్గా F qని తీసుకోవచ్చు సరే కాబట్టి ఇది చాలా వేగంగా ఉంటుంది కానీ అది వాదన మరియు అటువంటి ఎక్స్టెన్షన్లను గాలోయిస్ ఎక్స్టెన్షన్లు అంటారు మరియు అవి చాలా ముఖ్యమైనవి నేను చేసే చివరి వ్యాఖ్య లక్షణం 0లో ఇది నిజం కాదు దీనికి కొంత అదనపు సిద్ధాంతం అవసరం స్ప్లిటింగ్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ కాని చాలా ఎక్స్టెన్షన్లు ఉన్నాయని మనం చూపవచ్చు ప్రత్యేకించి ఉదాహరణకు మీరు Qకు అనుబంధంగా ఉన్న క్యూబ్ రూట్ 2ని తీసుకుంటే Q Xలోని ఏదైనా బహుపది యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ కాదు ఇది ఖచ్చితంగా X క్యూబ్ మైనస్ 2 ఫీల్డ్ను భాగించదు ఎందుకంటే నేను ఇక్కడ చేసిన అభ్యాసం ద్వారా X క్యూబ్ మైనస్ 2కి 3 మూలాలు ఉన్నాయి2 యొక్క క్యూబ్ రూట్ 2 యొక్క ఒమేగా క్యూబ్ రూట్ ఒమేగా స్క్వేర్డ్ కాబట్టి మీరు 2 యొక్క క్యూబ్ రూట్ను జోడించినట్లయితే సరిపోదు ఇది ఖచ్చితంగా నిర్దిష్ట బహుపది యొక్క ఫీల్డ్ను భాగించదు కానీ నేను ఇక్కడ ఇంకేదో చెబుతున్నాను ఇది ఏ ఇతర బహుపది యొక్క స్ప్లిటింగ్ ఫీల్డ్ కాదు మరియు ఫీల్డ్లలో చేసే తదుపరి కోర్సు అయిన గాలోయిస్ థియరీ అవసరం ఈ వీడియోను మరియు కోర్సును కూడా ఇక్కడితో ముగిస్తాను ఈ కోర్సులో మనం రింగ్లు మరియు ఫీల్డ్ల ప్రాథమికాలను అధ్యయనం చేసాము మరియు ఇవి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాయిక్ లో మొదటి కోర్సు యొక్క కంటెంట్లు రింగ్ థియరీ మరియు ఫీల్డ్ థియరీలో మొదటి కోర్సు కాబట్టి మీరు కొంత గ్రూప్ థియరీ చేసిన తర్వాత తదుపరి చేసే కోర్సు రింగ్లు మరియు ఫీల్డ్లు మరియు ఈ 8 వారాల కోర్సులో మనం మొదటి కోర్సులో నేర్చుకునే ప్రాథమిక భావనలను కవర్ చేసాము రింగ్లలో మనం రింగ్ల హోమోమార్ఫిజమ్స్ కోషియంట్ రింగ్లు మొదటి ఐసోమార్ఫిజం సిద్ధాంతం వంటి అంశాలను కవర్ చేసాము మరియు మనం UFDలు PIDల గురించి మాట్లాడాము ఫీల్డ్లలో మనం ఫైనైట్ ఎక్స్టెన్షన్ బీజగణిత ఎక్స్టెన్షన్లు ట్రాన్సెండెంటల్ ఎక్స్టెన్షన్లు మరియు స్ప్లిటింగ్ ఫీల్డ్స్ మరియు ఫైనైట్ ఫీల్డ్లు మొదలైన వాటి గురించి మాట్లాడాము కాబట్టి మీరు కోర్సును ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను ఇది మీకు ఈ రెండు సబ్జెక్టుల బేసిక్స్పై కొంత అవగాహనను అందించి మరింతగా నేర్చుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిందని ఆశిస్తున్నాను నేను చెప్పినట్లుగా ఈ రెండు అంశాలలో ఇంకా చాలా చదవాలి మరియు మీరు మరిన్ని కోర్సులు తీసుకోవడానికి ప్రయత్నించాలి మరియు అధునాతన కోర్సులో ఈ విషయాలను మరింత క్షుణ్ణంగా నేర్చుకోవాలి